ఈ ఉపన్యాసంలో మరికొందరు అనుసరించాల్సినవి మేము పారిశ్రామిక IoT లేదా IIoT యొక్క కొన్ని ప్రాథమిక భావనల ద్వారా వెళ్తాము ఈ ఉపన్యాసంలో ప్రత్యేకంగా పారిశ్రామిక IoT మేము ఈ విభిన్న భావనల ద్వారా వెళ్తాము కాబట్టి ప్రారంభంలో వేర్వేరు పారిశ్రామిక అనువర్తన ఆరోగ్య సంరక్షణ మరియు వంటి డొమైన్లు కాబట్టి విభిన్న అనువర్తన డొమైన్లు ఉన్నాయి మరియు తదనుగుణంగా ఈ విభిన్న డొమైన్లను తీర్చగల పరిశ్రమలు చాలా ఉన్నాయి కాబట్టి వాటికి భిన్నమైన పారిశ్రామిక ప్రక్రియలు ఉన్నాయి మరియు మేము వివిధ పారిశ్రామిక ప్రక్రియల యొక్క ప్రాథమిక భావనల ద్వారా వెళ్ళాము మరియు మునుపటి ఉపన్యాసంలో IoT సహాయంతో ఈ ప్రక్రియలను ఎలా మెరుగుపరచవచ్చు కాబట్టి ఈ విభిన్న ప్రక్రియల యొక్క మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో పారిశ్రామిక IoT పరిష్కారాలు ఎలా సహాయపడతాయో మనం నిజంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రారంభంలో కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం వేర్వేరు గనులలో మైనింగ్ వేర్వేరు ప్రక్రియలు ఉన్నాయి అవి ఉన్నాయి అక్కడ ఉన్న మైనింగ్ ప్రక్రియలు ఇవి వేర్వేరు సంఘటనలు జరగకుండా పర్యవేక్షించగలవు మరియు నిరోధించగలవు కాబట్టి ఉదాహరణకు మైనింగ్ ప్రక్రియలో ఏర్పడే వివిధ వాయువులను పర్యవేక్షించడం బొగ్గు గనులలో చాలా సాధారణం ఉదాహరణకు మీథేన్ భూగర్భ గనులలో ప్రాథమికంగా ఏర్పడే కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మరియు మరెన్నో కాబట్టి ఈ వాయువులను మనం గుర్తించవలసి ఉంటుంది మరియు ఈ వాయువులను గుర్తించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ వాయువులు చాలా ప్రమాదాలుగా ఉంటాయి ఉదాహరణకు మీథేన్ మీథేన్ చాలా మంట కలిగించే వాయువు ఎందుకంటే మీలో చాలా మందికి ఇప్పటికే కార్బన్ డయాక్సైడ్ లేదా కార్బన్ మోనాక్సైడ్ కూడా తెలుసు కాబట్టి ఈ వాయువులు చాలా హానికరమైన వాయువులు అక్కడ వేరే ఇతర వాయువులు ఉన్నాయి బొగ్గు గనులలోని మైనింగ్ ప్రక్రియలో ముఖ్యంగా ఉత్పత్తి అవుతున్న ఈ ప్రతి వాయువుల స్థాయిని లేదా ఏకాగ్రతను నిరంతరం పర్యవేక్షించడం కోసం ఇది చాలా ముఖ్యం కాబట్టి నిజ సమయంలో నిరంతరం భూగర్భ గనులలో పర్యవేక్షణ మీరు బొగ్గును మైనింగ్ చేస్తున్నారని మరియు మైనింగ్ నిర్వహించిన ప్రాంతానికి పైన ఉన్న స్ట్రాటా లేదా పైకప్పు కూలిపోతుందని చెప్పండి కాబట్టి సేకరించిన భాగానికి పైన ఆ పైకప్పు యొక్క పర్యవేక్షణ చాలా ముఖ్యం కాబట్టి పైకప్పు కూలిపోయి మైనింగ్ కార్మికులకు ప్రమాదం కలిగించవచ్చు కాబట్టి ఇలాంటి ఇతర అనువర్తనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పనులన్నీ చేయటానికి ఈ పనులన్నీ IIoT లేదా ఇండస్ట్రియల్ IoT వంటి విభిన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యం కాబట్టి భూగర్భ గనుల పర్యవేక్షణ కోసం పారిశ్రామిక IoT అనువర్తనాలు చాలా ముఖ్యమైన అప్లికేషన్ కాబట్టి ఇక్కడ తరగతి గదిలోనే వేర్వేరు సెన్సార్లు మరియు IIoT టెక్నాలజీలను ఉపయోగించి గ్యాస్ పర్యవేక్షణ యొక్క చాలా సరళమైన అనువర్తనాన్ని చూద్దాం కాబట్టి ప్రారంభంలో నేను మీకు ఇంకొక విషయం చెప్తాను కాబట్టి మేము IIoT గురించి మాట్లాడేటప్పుడు కాబట్టి పారిశ్రామిక IOT అంటే వివిధ పారిశ్రామిక సమస్యలను పరిష్కరించడానికి IoT యొక్క నిర్దిష్ట రకం అనువర్తనం కాబట్టి ఇక్కడ నేను మైనింగ్ పరిశ్రమ గురించి గ్యాస్ పర్యవేక్షణ గురించి మాట్లాడుతున్నాను మరొక పరిశ్రమకు భిన్నమైన ఇతర సమస్యలు ఉన్నాయి అయితే వీటన్నిటి మధ్యలో ఇది సెన్సింగ్ యాక్చుయేషన్ ఇది కొన్ని వాయువులను గుర్తించగలదు కాబట్టి ఇది దీన్ని చేస్తుంది మరియు తరువాత మనకు ఉంటుంది కాబట్టి ఈ సెన్సింగ్ ఈ సెన్సార్ ద్వారా ఇక్కడ జరుగుతుంది మరియు కాబట్టి ఈ సెన్సార్ దీన్ని చేయడంలో మీకు సహాయపడుతుంది అప్పుడు మాకు యాక్చుయేటర్ ఉంది ఇది బజర్ మేము ఈ బజర్ను ఉంచాము ఎందుకంటే వాయువుల ఏకాగ్రత పెరిగితే సెన్సార్ దాన్ని తీయబోతోంది మరియు ఈ బజర్ వాయువు యొక్క వాస్తవ సాంద్రత ఎల్పిజి వాయువును చూపిస్తూ సందడి చేయబోతోంది కానీ ఇది ఇతర వాయువు కావచ్చు అది పెరిగింది అప్పుడు ఈ సెన్సార్ ఈ డేటాను పంపుతుంది మరియు మన వద్ద ఉన్న ఈ మైక్రోకంట్రోలర్ యూనిట్ ద్వారా ఇక్కడ కొన్ని ప్రాసెసింగ్ జరుగుతుంది మరియు ఆ తరువాత ఈ డేటా ఒక సైట్ నుండి మరొక సైట్కు పంపబడుతుంది కాబట్టి ఇది ఒక సైట్ మరియు ఇది మరొక సైట్ అని చెప్పండి కాబట్టి ఇది ఒక సైట్ నుండి మరొక సైట్కు పంపబడుతుంది మరియు దీని కోసం మనకు ఇక్కడ రెండు వేర్వేరు కమ్యూనికేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి ఇది ఒకటి మరియు ఇది మరొకటి ఇది పంపినవారు అని చెప్పండి ఈ రిసీవర్ యూనిట్ గ్రహించబోతోంది పంపినవారు పంపిన యూనిట్ పంపిన సెన్సార్కి అనుసంధానించబడిన ఈ డేటాను సేకరించి రిసీవర్ వద్ద ఇక్కడకు తీసుకువెళతారు మరియు అక్కడ నుండి దానిని కంట్రోల్ సెంటర్కు పంపబోతున్నారు కాబట్టి ఇది వాయువుల పర్యవేక్షణ జరగబోయే కంట్రోల్ సెంటర్కు పంపబడుతుంది ఈ ఉదాహరణను పరిశీలిద్దాం కాబట్టి ఎల్పిజి వాయువు యొక్క కొంత సాంద్రతను ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పండి ఎందుకంటే ఇది అప్రమత్తమైందని మీరు చూడవచ్చు కాబట్టి ధ్వని వచ్చింది కాబట్టి ఈ బజర్ సందడి చేసింది కాబట్టి మేము ఈ డేటాను పరిశీలిస్తే ఇది ప్రాథమికంగా పంపినవారు ఇక్కడ మీరు కొంత పొగను కనుగొన్నారని లేదా కొన్ని వాయువులు కొన్ని కార్బన్ మోనాక్సైడ్ వాయువు కనుగొనబడిందని చూడవచ్చు మరియు అది దానిని పంపుతోంది మరియు రిసీవర్ ఇక్కడ అందుకుంటుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ఇక్కడ రిసీవర్ ఎందుకంటే ఇది వీటిని అందుకున్నట్లు చూపిస్తుంది కాబట్టి మీరు పైన చూడగలిగినట్లుగా ఇక్కడ కాబట్టి మేము దీన్ని మరోసారి ప్రయత్నించవచ్చు కాబట్టి ఇది పంపినవారు అని మీరు చూడవచ్చు ఇది కొన్ని వాయువులు కనుగొనబడిందని మరియు ఇది రిసీవర్ అని చూపిస్తుంది ఇది కూడా ఆ విలువలను స్వీకరిస్తోంది ఈ వాయువుల ఏకాగ్రత కనుగొనబడుతున్న నియంత్రణ కేంద్రం ఇదే అని అనుకుందాం మరియు ఈ పర్యవేక్షణ ఈ విధంగా చేయవచ్చు మైనింగ్ పరిశ్రమలలోనే కాకుండా ఇతర పరిశ్రమలలో కూడా ఇతర రసాయన పరిశ్రమలలో లేదా భూగర్భ గనుల కోసం గ్యాస్ పర్యవేక్షణ అనువర్తనం వంటి గ్యాస్ పర్యవేక్షణ కూడా చాలా ముఖ్యమైనది అయిన చోట గ్యాస్ పర్యవేక్షణ ఎలా చేయవచ్చో చూపించే చాలా సులభమైన అప్లికేషన్ ఇది IIoT యొక్క మరొక అనువర్తనాన్ని పరిశీలిద్దాం ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను పరిశీలిద్దాం ఉదాహరణకు ఆసుపత్రులలో వివిధ రోగులు వైద్యులు నర్సులు వంటి ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఉన్నారు రోగుల పరిస్థితిని నిజ సమయంలో నిరంతరం పర్యవేక్షించడం చాలా ముఖ్యం కాబట్టి ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో సాంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానం చాలా కష్టం ఎందుకంటే సాంప్రదాయకంగా జరగాల్సినది వైద్యులు మరియు నర్సులు లేదా ఇతర ఆరోగ్య నిపుణులు మేము క్రమానుగతంగా రోగిని సందర్శించాల్సి ఉంటుంది అప్పుడు రోగి యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి దాని కంటే మంచిది రోగి యొక్క పదం సైట్ వద్ద కొన్ని వేర్వేరు వైద్య పరికరాలు ఉండవచ్చు అవి వేర్వేరు సెన్సార్లతో కూడి ఉండవచ్చు కానీ ఆ సెన్సార్లు స్వతంత్ర సెన్సార్లు అవి సాధారణంగా కనెక్ట్ చేయబడిన సెన్సార్లు కాదు మరియు వారు చేయగలిగేది వారు ఇవ్వగలరు వారు రోగి కోసం పర్యవేక్షించబడుతున్న శారీరక పారామితి విలువను చూపించగలరు కాబట్టి సాధారణంగా IIoT మరియు IoT రావడంతో ఇప్పుడు రోగి యొక్క ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం సాధ్యపడుతుంది కాబట్టి మునుపటి ఉదాహరణ వలె ఇక్కడ రోగి యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఉపయోగపడే రెండు ప్రాథమిక సెన్సార్లను నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇక్కడ మీరు చూసేది ఇది ఉష్ణోగ్రత సెన్సార్ ఇది శరీర ఉష్ణోగ్రత సెన్సార్ మరియు ఇది పల్స్ ఆక్సిమీటర్ అని పిలుస్తారు కాబట్టి పల్స్ ఆక్సిమీటర్ ప్రాథమికంగా రోగి యొక్క రక్తంలో ఆక్సిజన్ సంతృప్తిని అలాగే పల్స్ రేటును కొలుస్తుంది ఈ రెండు సెన్సార్లు దీన్ని ఎంచుకున్నాయి రోగుల పరిస్థితిని పర్యవేక్షించడానికి మీరు వేరే ఇతర శారీరక పర్యవేక్షణ సెన్సార్లను ఉపయోగించవచ్చు మరియు ప్రయోజనాలు ఏమిటంటే నిజ సమయంలో స్వయంప్రతిపత్తితో నిరంతరం రోగుల పరిస్థితిని పర్యవేక్షించవచ్చని మరియు హెచ్చరికలు అని నేను మీకు చెప్తున్నాను రోగి యొక్క ఆరోగ్య స్థితిలో కొంత క్లిష్టత ఉంటే వైద్యుల కోసం ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి ఇది సాధించడంలో మీకు సహాయపడే చాలా ఉపయోగకరమైన సాధనం అని ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఇది ఎలా జరుగుతుంది కాబట్టి ఈ శరీర ఉష్ణోగ్రత సెన్సార్ రోగికి అమర్చబడిందని చెప్పండి శరీర ఉష్ణోగ్రతను చూపించడానికి నేను దానిని నొక్కి ఉంచాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నదాన్ని మీరు తెరపై చూడగలిగినట్లుగా మీరు ఇక్కడ పెరుగుతున్న ఉష్ణోగ్రత విలువను చూడవచ్చు ఇది ఉష్ణోగ్రత పఠనం ఇది నిరంతరం పెరుగుతోంది మరియు ఇది ఒక రోగికి వైద్యుల ప్యానెల్ వద్ద ఉంది లేదా చాలా మంది రోగులకు కూడా ఈ విషయం విస్తరించవచ్చు మరియు వివిధ ఇతర రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి స్కేల్ చేయవచ్చు కాబట్టి ఇది ఉష్ణోగ్రత ప్లాట్లు మరియు అదేవిధంగా ఈ పల్స్ ఆక్సిమీటర్ ఉంది మీకు చూపించడానికి నేను దీన్ని ఉపయోగించగలను రోగిని ఈ విధంగా అమర్చవచ్చు అప్పుడు తెరపై నేను రెండు విషయాల విలువను పొందగలుగుతాను కాబట్టి నేను ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ సెన్సార్ను నా వేలిని ఉంచాను మరియు పల్స్ ఆక్సిమీటర్ సెన్సార్ రెండు విషయాలను కొలిచేందుకు సహాయపడుతుందని నేను మీకు చెప్పాను ఒకటి రక్తంలో ఆక్సిజన్ సంతృప్తత మరియు మరొకటి పల్స్ రేటు కాబట్టి ఇప్పుడు నియంత్రణ వీక్షణను చూస్తోంది కాబట్టి మనం ఇక్కడ చూడగలిగినట్లుగా ఇది నీలం రంగు ప్రాథమికంగా హృదయ స్పందన రేటు మరియు ఇది రక్తంలో ఆక్సిజన్ సంతృప్తత మరియు మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఈ రెండు విలువలు కాలక్రమేణా పన్నాగం అవుతున్నాయి ఈ ఉష్ణోగ్రత విలువ ఇప్పటికీ తక్కువ ఎందుకంటే నేను దాన్ని వదిలివేసాను కాని ఉష్ణోగ్రత మరియు శరీర విలువలను కొలవడం కోసం నేను మళ్ళీ నా వేలికి ఉంచగలను కాబట్టి ఇది వేర్వేరు హెల్త్కేర్ ఫిజియోలాజికల్ మానిటరింగ్ సెన్సార్ల యొక్క అనువర్తనం దీనిని వైద్యులు మరియు నర్సులు వేర్వేరు రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడానికి ఆసుపత్రుల వంటి ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉపయోగించవచ్చు ఇండస్ట్రియల్ ఐయోటి వివరాలను చూద్దాం కాబట్టి పారిశ్రామిక ఐయోటి వివిధ పారిశ్రామిక అనువర్తనాలకు సేవ చేయడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వాడకం గురించి నేను మీకు ప్రారంభంలో చెప్పినట్లు కాబట్టి పారిశ్రామిక అనువర్తనాలు తయారీ వ్యవసాయం మరియు ఆరోగ్య సంరక్షణ వంటివి కావచ్చు కాబట్టి ప్రాథమికంగా పారిశ్రామిక అనువర్తనాల కోసం IoT అంటే IIoT గురించి మాట్లాడుతుంది మరియు మొత్తం ఆలోచన ఏమిటంటే పరిశ్రమలలో పని పరిస్థితిని పెంచడానికి లేదా పెంచడానికి ఈ IIoT ని ఉపయోగించడం పరిశ్రమలోని కార్మికుల భద్రత కార్మికుల భద్రత ఎర్గోనామిక్ పరిస్థితులు పరిశ్రమ మరియు అందువల్ల భద్రతా సమర్థతా సమస్యలపై మరియు కాబట్టి యంత్ర జీవితాన్ని పెంచడం కార్యాచరణ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయడం మరియు మరెన్నో పారిశ్రామిక IoT యొక్క అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి IIoT మరియు దాని ఆదిమాలు అంతకుముందు ఉన్నాయి మరియు ఈ క్రొత్త సందర్భంలో IIoT మరింత ఆసక్తికరంగా మారింది IIoT ఆదిమమైనది ఏమిటంటే పరిశ్రమలో చాలా కాలం నుండి ఉన్న ఆటోమేషన్ దశాబ్దాల నుండి పరిశ్రమలు చాలా కాలం నుండి ఆటోమేషన్ను ఉపయోగిస్తున్నాయి IIoT మరియు ఆటోమేషన్ మధ్య ముఖ్యమైన తేడాలు ఇవి ఈ తేడాలు సెన్సింగ్కు సంబంధించి మూడు వేర్వేరు పారామితులకు సంబంధించి విశ్లేషణలకు సంబంధించి మరియు ఈ ఐటి సాధనాలు మరియు పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి కాబట్టి వీటిలో ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా తీసుకుందాం కాబట్టి సెన్సింగ్కు సంబంధించి ఈ తేడాలు విశ్లేషణలు మరియు పద్దతులు వాటికి భిన్నమైన కోణాలను కలిగి ఉంటాయి కాబట్టి మొదట సర్వవ్యాప్త ఉపయోగించారు మరియు ఇది కొత్తది కాదు యంత్రం యొక్క ఒక నిర్దిష్ట భాగం సరిగ్గా పనిచేస్తుందా లేదా వంటి క్లిష్టమైన అంశాలను పర్యవేక్షించడానికి వివిధ సెన్సార్లు ఉపయోగించబడతాయి మరియు అది కాకపోయినా లేదా కొన్ని ఇతర భాగాలను సక్రియం చేయటం మరియు అక్కడ ఉన్నది కొత్తది కాదు అప్పుడు IIoT సెన్సార్లు మరియు యాక్యుయేటర్లలో కూడా వివిధ విధులను నియంత్రించడానికి మెరుగుపరచడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి ప్రతిచోటా ఉపయోగించబడింది ఆ విషయాలు చాలా కాలం నుండి ఉన్నాయి కానీ క్రొత్తగా వచ్చినవి ఏమిటంటే ఒకే సమయంలో వేర్వేరు యంత్రాల పరిస్థితిని పర్యవేక్షించగలగడం మరియు ఈ యంత్రాలలో ప్రతి ఒక్కటి తమ మధ్య మరియు కొన్ని కేంద్ర బిందువులకు డేటాను పంచుకోవడం క్రొత్తది కాబట్టి ఈ మొత్తం ప్యాకేజింగ్ కొత్తది కాబట్టి ఈ సర్వవ్యాప్త సెన్సింగ్ ప్రాథమికంగా IIoT సందర్భంలో పనికిరానిది మేము డేటాను సద్వినియోగం చేసుకోకపోతే మరియు కొన్ని అధునాతన విశ్లేషణలను పైన నడుపుతున్నట్లయితే ఇప్పుడు స్వతంత్ర పద్ధతిలో విశ్లేషణలకు సంబంధించి కానీ IIoT సందర్భంలో మేము మాట్లాడుతున్నాము ఒకే పరిశ్రమలోని వివిధ యంత్రాల నుండి మరియు ఇతర పరిశ్రమలు మరియు ప్రదేశాల నుండి పెద్ద మొత్తంలో డేటా వస్తోంది ఆపై దాని గురించి సమగ్ర దృక్పథాన్ని పొందడం మరియు ఈ కనెక్టివిటీ సమస్య కారణంగా ఈ విషయాలన్నీ సాధ్యమే నేను ఇంతకు ముందే మీకు చెప్పాను కాబట్టి ఈ వేర్వేరు యంత్రాల మధ్య కనెక్టివిటీ కారణంగా వేర్వేరు ప్రదేశాలు పరిశ్రమలో పనిచేస్తున్న ఈ విభిన్న కార్యకలాపాల యొక్క గుప్త అర్ధాన్ని మరియు పరిశ్రమలో పనిచేస్తున్న ఈ వేర్వేరు యంత్రాల పరిస్థితిని అర్థంచేసుకోవడానికి ఈ డేటా వాల్యూమ్ మరియు విభిన్న విశ్లేషణలను తెలివిగా నడుపుతుంది ఈ ఐటి పద్దతులకు సంబంధించి ఆటోమేషన్ పూర్తిగా ఐటిపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది చాలా కాలం నుండి మళ్ళీ ఉంది IIOT ప్రాథమికంగా ఐటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సాంప్రదాయ ఆటోమేషన్ పద్ధతులను సవరించుకుంటుంది మరియు ముఖ్యంగా నెట్వర్కింగ్ అంశం కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్కు సంబంధించి ఈ మార్పు ఈ అన్ని పరిశ్రమలలో టాలెంట్ పూల్ ప్రామాణీకరణ మరియు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఐటి హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ సొల్యూషన్ యొక్క మూడు ప్రధాన ప్రయోజనాల లభ్యతను ఇస్తుంది మరియు నేను మీకు చెప్పినట్లుగా ఈ ఐటి హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ చాలా కాలం నుండి ఉన్నాయి మరియు మేము దేని గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు క్రొత్తది కానీ ఈ కనెక్టివిటీ క్రొత్తది కనెక్టివిటీ సమస్య మరియు అంతకుముందు ప్రతిదీ ఈ యంత్రాలలో స్వతంత్ర పద్ధతిలో వ్యక్తిగతంగా జరుగుతోంది ఇప్పుడు మనం ఈ మొత్తం నెట్వర్క్డ్ గురించి మాట్లాడుతున్నాము ఈ యంత్రాల మధ్య నెట్వర్కింగ్ ఈ ఐటి మౌలిక సదుపాయాల మధ్య ప్యాకేజింగ్ సహాయంతో సెన్సార్లు యాక్యుయేటర్లతో మరియు IIoT సందర్భంలో క్రొత్త భావనగా మారింది మరియు ఇది ఆటోమేషన్ సాంప్రదాయ ఆటోమేషన్ ప్లస్ నెట్వర్క్ సెన్సింగ్ యాక్చుయేషన్ మరియు నిర్ణయం తీసుకోవడం మరియు IIoT ను ఈ విధంగా నిర్వచించాను IIoT అనేది స్వతంత్ర కంప్యూటర్లు కంప్యూటింగ్ పరికరాల సహాయంతో సాంప్రదాయ ఆటోమేషన్ మరియు అనుసంధానించబడిన పద్ధతిలో ఆ సెన్సింగ్ యాక్చుయేషన్ మరియు నిర్ణయం తీసుకోవటానికి అదనంగా జోడించబడింది కాబట్టి IIoT యొక్క విస్తరణలో విభిన్న సవాళ్లు ఉన్నాయి డేటా ఇంటిగ్రేషన్ సవాళ్లు ఉన్నాయి కాబట్టి మేము పెద్ద సంఖ్యలో యంత్రాల గురించి మాట్లాడుతున్నాము ఈ వేర్వేరు యంత్రాలు వాటి స్వంత వైవిధ్యతను కలిగి ఉంటాయి వైవిధ్యమైన డేటా మరియు అధిక పరిమాణాలలో మరియు పెద్ద రకాలైన వివిధ రకాలైన డేటా యొక్క ఏకీకరణ IIoT సందర్భంలో అటువంటి డేటా యొక్క ఏకీకరణ చాలా పెద్ద సవాలు మరియు పారిశ్రామిక ప్లాంట్లలో సాంప్రదాయ ఆటోమేషన్ ఉన్నప్పుడు ఇది అంతకుముందు లేదు 0 సందర్భంలో సైబర్ భద్రత గురించి మేము ఇంతకుముందు మాట్లాడాము కాబట్టి సైబర్ భద్రత చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు మనం చాలా అనుసంధానించబడిన ప్రపంచం గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ తమకు మరియు యంత్రాలకు మధ్య వివిధ యంత్రాలు అనుసంధానించబడిన ప్రపంచం మనుషులకు యంత్రాలు మానవులకు మానవులు మరియు మొదలైనవి కాబట్టి కనెక్టివిటీలో ఎక్కువ భాగం మేము మొత్తం నెట్వర్క్లో కొన్ని దుర్బలత్వాలను ప్రవేశపెట్టబోతున్నాం మరియు వివిధ రకాల దాడులకు కొత్త రకాల దాడులను ప్రారంభించటానికి అవకాశం ఉంది మూడవది IoT IIoT లో ప్రామాణికత లేకపోవడం IoT ని పరిపాలించే IIoT ని నియంత్రించే ఒకే ప్రమాణం లేదు ఒకే ప్రమాణం లేదు ప్రమాణం లేకపోవడం ఉంది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వేర్వేరు కోరికలు కొన్ని ప్రామాణిక ప్రయత్నాలు ఉన్నాయి కానీ ఒకే ప్రమాణం లేదు కాబట్టి ఇది ప్రాథమికంగా IIoT సందర్భంలో కూడా భారీ సవాలు మేము పరిశ్రమల గురించి మాట్లాడేటప్పుడు తదుపరిది లెగసీ సంస్థాపనలు పరిశ్రమలు భారీ లెగసీ మెషీన్ బేస్ కలిగి ఉన్నాయి మరియు ఈ యంత్రాలు దశాబ్దాల నుండి విజయవంతంగా పనిచేస్తున్నాయి ఇప్పుడు IIoT ను చేర్చడంతో ఏమి జరగబోతోంది ఈ కొత్త టెక్నాలజీలకు మరియు కొత్త యంత్రాలను సేకరించడానికి మీకు మద్దతు ఉండాలి IIoT కి మద్దతు ఇచ్చే వ్యవస్థాపించిన కొత్త టెక్నాలజీలతో మరియు అది లెగసీ ఇన్స్టాలేషన్లతో కలిసిపోతుంది చివరి సవాలు ప్రాథమికంగా నైపుణ్యాల కొరత ఇది క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం సమగ్రంగా అన్ని బిట్స్ మరియు ముక్కలు ఉన్నాయి మరియు ఈ కొత్త పరిశ్రమలను అవలంబించాలనుకునే ఈ వివిధ పరిశ్రమలలో మనకు ఇంకా తగినంత నైపుణ్యం గల మానవశక్తి లేదు కాబట్టి ఈ నైపుణ్యం కలిగిన మానవశక్తి లేకపోవడం వల్ల విభిన్న సమస్యలు ఉన్నాయి నైపుణ్యాల కొరత లేకుండా దుర్బలత్వాన్ని వ్యవస్థలోకి తీసుకురావడానికి అవకాశం ఉంది మరియు ఇది వేర్వేరు దాడులను ప్రారంభించగల మరియు మొత్తం వ్యవస్థకు హాని కలిగించే వేర్వేరు దాడి చేసేవారిని ఆకర్షించే అవకాశం ఉంది తద్వారా ఈ IIoT సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించిన వ్యాపారానికి నష్టం జరుగుతుంది డేటా వాల్యూమ్కు సంబంధించి డేటా ఇంటిగ్రేషన్ సవాళ్లు ఉన్నాయి అది వస్తోంది మేము డేటా యొక్క సంక్లిష్టత గురించి వివిధ రకాల డేటా గురించి పెద్ద పరిమాణంలో పెద్ద వేగాల్లో ఈ డేటా నుండి నిరంతరం వస్తున్నాం ఈ విభిన్న సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు కాబట్టి ఈ డేటాను నిర్వహించడం ఈ డేటాను విశ్లేషించడం చాలా కఠినమైన పని కాబట్టి IIoT యొక్క ఈ స్వీకరణ కూడా చాలా చిన్నవిషయం కాదు సైబర్ సెక్యూరిటీ అనేది నేను ఇప్పటికే మీకు చెప్పిన విషయం మేము వేర్వేరు పరికరాల గురించి బాగా అనుసంధానించబడిన ఇంటర్నెట్ పని ప్రపంచం గురించి మాట్లాడుతున్నాము పరిశ్రమలో పనిచేసే యంత్రాలు మరియు మేము ఈ నెట్వర్క్ను ఏర్పాటు చేసిన తర్వాత మేము వివిధ భద్రతా సమస్యలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది హాని యొక్క సమస్యలు విభిన్న భద్రతా సమస్యలను పరిచయం చేయడం మరియు వివిధ రకాల దాడి చేసేవారిని ఆకర్షించడం ఇది చాలా సాధ్యమే మరియు సైబర్ భద్రత లేదా సమాచార భద్రత లేదా సిస్టమ్ భద్రతకు సంబంధించిన ఇతర సమస్య గోప్యతా సమస్య కాబట్టి ఇక్కడ మేము ఈ విభిన్న యంత్రాల నుండి స్వయంచాలకంగా చాలా డేటాను సేకరించడం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఈ విభిన్న కర్మాగారాల్లో పనిచేసే వ్యక్తుల గోప్యత గురించి ఒకరు ఆందోళన చెందడం చాలా సాధ్యమే ఈ వ్యక్తిగత యంత్రాల నుండి స్వయంచాలకంగా సేకరించబడిన డేటా యొక్క గోప్యత కాబట్టి యంత్రాల గోప్యత పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు ఇది సమాచారం మరియు సిస్టమ్ భద్రతతో పాటు చాలా ముఖ్యమైన ఆందోళనగా మారుతుంది కాబట్టి ఉదాహరణకు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో డేటా సమగ్రత చాలా అవసరం కాబట్టి సేకరించబడుతున్న డేటాను వాస్తవ రోగి డేటాను ఎవరూ దెబ్బతీయలేరు కాబట్టి స్పష్టంగా ఈ ప్రత్యేక దృక్పథం నుండి ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో భద్రత చాలా ముఖ్యం ఆహార పరిశ్రమలలో కూడా ఎవరైనా డేటాతో ఆడుతుంటే ఆ రకమైన దాడి సంస్థ యొక్క ప్రతిష్టకు హాని కలిగిస్తుంది మరియు ఆ రకమైన డేటాను సురక్షితంగా చేయాలి గోప్యంగా చేయాలి పవర్ గ్రిడ్ల వంటి విద్యుత్ రంగంలో విద్యుత్ వ్యవస్థపై పట్టు కలిగి ఉండటం మరియు వ్యవస్థను దించాలని మరియు పెద్ద సమయములో పనిచేయకపోవటం వంటి ఒక రకమైన దాడిని ప్రారంభించడం వంటి భారీ ప్రభావాన్ని కలిగించడం చాలా సులభం కాబట్టి ఈ రకమైన దాడులు సాధ్యమే అదేవిధంగా రవాణాలో మరియు రవాణాలో సాధారణంగా హైవే రవాణా అనేది ఏదైనా దేశం యొక్క సిర కాబట్టి ఈ రవాణా డొమైన్లో IIoT మౌలిక సదుపాయాలలోకి మారడం కూడా చాలా కీలకం కాబట్టి ప్రామాణికత లేకపోవడం ఉంది నేను ఇంతకు ముందే మీకు చెప్తున్నాను కాబట్టి పెద్ద ఆటోమేషన్ సరఫరాదారుల సంస్థలు ఓపెన్ స్టాండర్డైజేషన్ను ప్రోత్సహించవు కాబట్టి వారి స్వంత విభిన్న అనుకూలీకరించిన పరిష్కారాలను కలిగి ఉండటానికి వారికి ప్రోత్సాహం అవసరం మరియు వ్యాపార లాభాల పరంగా కూడా వయస్సు ఉంటుంది మరియు ప్రామాణీకరణ యొక్క ఈ మొత్తం సంచిక కస్టమర్లు సేకరించిన ఈ విభిన్న పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది కాబట్టి చిన్న ఆటోమేషన్ సరఫరా సంస్థలు ప్రాథమికంగా ఈ భారీ దశను ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉండవు ప్రామాణీకరణ లేకపోవడం పరికర ఇంటర్పెరాబిలిటీకి సంబంధించిన వివిధ సమస్యలకు దారితీస్తుంది సెమాంటిక్ ఇంటర్పెరాబిలిటీ డివైస్ ఇంటర్పెరాబిలిటీ అర్థం అవుతుంది కాబట్టి వేర్వేరు IoT పరికరాలకు మద్దతు ఇచ్చే వేర్వేరు యంత్రాలు ఒకదానితో ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉంది మరియు అవి వేర్వేరు విక్రేతలచే తయారు చేయబడ్డాయి కాబట్టి పరికర స్థాయి ఇంటర్పెరాబిలిటీ అర్థం అవుతుంది కాని మనం మాట్లాడుతున్న సెమాంటిక్ ఇంటర్పెరాబిలిటీ ఏమిటి సెమాంటిక్స్ అంటే అర్థం కాబట్టి వేర్వేరు భాషలను మాట్లాడే ఈ విభిన్న పరికరాలు ఒకదానితో ఒకటి అర్థవంతంగా మాట్లాడగలగాలి వారు ఏమి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోగలగాలి కాబట్టి ఇది సెమాంటిక్ ఇంటర్పెరాబిలిటీ మరియు భద్రత మరియు గోప్యతా సమస్యలు మరియు ప్రామాణీకరణ ఆందోళనలు కూడా చాలా ముఖ్యమైనవి ఈ సందర్భంలో లెగసీ సంస్థాపనలు పరిగణించవలసిన చాలా కీలకమైన అంశం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోంది అందువల్ల పరిశ్రమలలో సాంకేతికతలు ఉన్నాయి దశాబ్దాలుగా కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నాయి అవి వారసత్వ కోరికల కంటే అధునాతనమైనవి మరియు కొన్ని కొత్త సాంకేతికతలు అవలంబించబడ్డాయి కాబట్టి ఈ సాంకేతిక పరిజ్ఞానాలన్నింటినీ అవలంబించాలి ఆ వారసత్వంతో క్రొత్తవి అన్నింటినీ సమగ్రపరచాలి మొత్తం సమగ్ర వ్యవస్థలో ఎలాంటి హానిని వదలకుండా వదిలివేయండి కాబట్టి క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం అంటే డేటా ఇంటిగ్రేషన్ వంటి IIoT సంబంధిత నైపుణ్యాలు కలిగిన కార్మికుల పరిమితి మాకు ఉంది ఎందుకంటే ఈ సాంకేతికతలు IIoT తో అనుబంధించబడ్డాయి మరియు ఈ కొత్త అనుబంధ సాంకేతికతలు ఈ సాంకేతికతలు ప్రకృతిలో కొత్తవి కాబట్టి కార్మికులకు ఈ టెక్నాలజీల గురించి వేగంగా మరియు విభిన్నమైన జ్ఞానం ఉండాలి కాబట్టి అంతకుముందు ప్రారంభంలో IIoT యొక్క విభిన్న అనువర్తనాల గురించి ఆరోగ్య సంరక్షణలో ఉన్నాయి పరిశ్రమ మైనింగ్ పరిశ్రమ తయారీ పరిశ్రమ రవాణా మరియు లాజిస్టిక్స్ అగ్నిమాపక మురుగునీటి స్మార్ట్ సిటీలు మరియు మొదలైనవి కాబట్టి ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో సమాచారం లభ్యత మరియు వైద్యుల పునరావృతం రోగులకు సరైన వైద్యుడిని ఎన్నుకోవటానికి సహాయపడుతుంది హెల్త్కేర్ పరికరాల ఇంటర్నెట్కు కనెక్టివిటీ ప్రాథమికంగా దీన్ని చేయడంలో మీకు సహాయపడుతుంది మరియు ఇది మేము చాలా తక్కువ స్థాయిలో చూశాము మరియు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో IIoT యొక్క అనువర్తనం కాబట్టి చాలా ప్రారంభంలో నేను ఈ ఉష్ణోగ్రత సెన్సార్ మరియు పల్స్ యొక్క ఉదాహరణను మీకు ఇచ్చాను ఆక్సిమీటర్ సెన్సార్ ఉపయోగించబడుతోంది మరియు కనెక్ట్ చేయబడిన నెట్వర్క్ ద్వారా ఈ డేటా మరింత మూల్యాంకనం పర్యవేక్షణ మరియు మొదలైన వాటి కోసం నియంత్రణ కేంద్రానికి పంపబడుతుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో IIoT యొక్క చాలా మూలాధార రూపం మైనింగ్ పరిశ్రమ కూడా గ్యాస్ పర్యవేక్షణ మరియు బొగ్గు గనులలో గ్యాస్ పర్యవేక్షణను నేను మీకు చూపించిన ఉదాహరణ మీథేన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువుల ఏకాగ్రత స్థాయిని పర్యవేక్షిస్తుంది కాబట్టి IIoT ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో ఇది సాధ్యమవుతుంది కాబట్టి మైనింగ్ పరిశ్రమలో IIoT సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం వల్ల విపత్తు హెచ్చరికతో ప్రారంభంలో ఉండటం వల్ల ప్రయోజనం పొందుతాము మైనర్ల పని పరిస్థితిని నిజ సమయంలో నిరంతరం పర్యవేక్షించవచ్చు మరియు మొదలైనవి మైనర్లను సాధారణ సమయాల్లో మరియు అత్యవసర పరిస్థితులలో గుర్తించడం మరియు పర్యవేక్షించడం ఒక గని అగ్ని ఉంటే మైనర్లను గుర్తించడం మరియు పర్యవేక్షించడం చాలా ముఖ్యమైన సమస్య మరియు IIoT చేయడంలో సహాయపడుతుంది కాబట్టి సమర్థవంతమైన పద్ధతిలో భద్రత మరియు మైనింగ్ పరిశ్రమలో సామర్థ్యాన్ని పెంచడం IIoT ను స్వీకరించడం ద్వారా వచ్చే మరో ప్రయోజనం ఉత్పాదక పరిశ్రమలో వివిధ పరికరాలు వేర్వేరు యంత్రాలు పరికరాలు శ్రామిక శక్తి సరఫరా గొలుసు పని వేదికల యొక్క అనుసంధానం మరియు అనుసంధానం కాబట్టి ఈ విషయాలన్నింటినీ ఏకీకృతం చేయడం వలన కార్యాచరణ వ్యయాలను తగ్గించే స్మార్ట్ తయారీ వేదిక అవుతుంది కార్మికుల సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు కార్యాలయంలో మెరుగైన భద్రత వనరుల ఆప్టిమైజేషన్ పరిశ్రమలలో వ్యర్థాల తగ్గింపు మరియు ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ ఇవన్నీ IIoT లోని ఈ పరికరాలన్నింటికీ అనుసంధానం మరియు ఏకీకరణ యొక్క విభిన్న ప్రయోజనాలు తయారీ పరిశ్రమ రవాణా మరియు లాజిస్టిక్స్ అదేవిధంగా పరికరాలు ఇంజన్లు కనెక్ట్ చేయబడిన పరికరాలను ఉపయోగించి ట్రాకింగ్ మోహరించిన సెన్సార్లు జిపిఎస్ను సులభంగా పర్యవేక్షించడం సాధ్యపడుతుంది కాబట్టి ఈ రకమైన ట్రాకింగ్ పరికరాలు ట్రాకింగ్ సెన్సార్లు మరియు ఉదాహరణకు ట్రాక్ చేయడానికి ఉపయోగించవచ్చు ఇక్కడ ఒక నిర్దిష్ట లాజిస్టిక్ అప్లికేషన్లో వేర్వేరు ట్రక్కులు ఉన్నాయి హైవేలో ఉన్న ట్రక్కులు ఈ వేర్వేరు ట్రక్కులు హైవేపై ఎంత సమయం విశ్రాంతి తీసుకుంటున్నాయి మరియు వారికి తగినంత నిద్ర ఉందా లేదా ఈ వేర్వేరు వాహనాల డ్రైవర్లు తగినంత నిద్రలో ఉన్నారా లేదా అనే విషయం ఏమిటి ఈ ట్రక్కుల పరిస్థితి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ట్రక్కుల పరిస్థితి ఈ పరిస్థితులు మరింత ముందుకు సాగడానికి సరిపోతుందా లేదా ఒకరకమైన నిర్వహణ కార్యకలాపాలు కొనసాగించాల్సిన అవసరం ఉందా ఇలాంటి షెడ్యూలింగ్ వాంఛనీయమైనది ఈ భిన్నమైన షెడ్యూల్ IIoT టెక్నాలజీల సహాయంతో వాహనాలను కూడా ప్రదర్శించవచ్చు కాబట్టి వాంఛనీయ షెడ్యూల్ మేము రద్దు మరియు ఆలస్యాన్ని తగ్గించడం ద్వారా మరియు మొత్తం ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా మంచి కస్టమర్ సేవలను అందిస్తాము కాబట్టి పరికరాల సరైన నిర్వహణ మేము ఆన్బోర్డ్ ప్రయాణీకులకు మరియు యంత్రాలకు మెరుగైన భద్రతను అందిస్తాము మరియు తద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గిస్తాము అగ్నిమాపక దళం వివిధ IIoT టెక్నాలజీస్ సెన్సార్ నెట్వర్క్ల వాడకాన్ని కూడా ఆకర్షిస్తుంది RFID ట్యాగ్లతో పారిశ్రామిక వర్క్స్పేస్లో లేదా వేర్వేరు భవనాలు ఇళ్లలో మరియు ఇతర ప్రాంతాలలో కూడా మంటలను నిజ సమయ పర్యవేక్షణ మరియు వివిధ ఇన్కమింగ్ పారిపోయేవారి గురించి ముందస్తు హెచ్చరిక కూడా సాధ్యమవుతుంది అగ్నిమాపక అప్లికేషన్ డొమైన్లో IIoT వాడకం సహాయంతో చివరి విషయం ఏమిటంటే ఈ విభిన్న లోపాల యొక్క స్వయంచాలక మరియు వేగవంతమైన రోగ నిర్ధారణ ఇది జరగవచ్చు IIoT సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో కూడా సమర్థవంతంగా మరియు వెంటనే చేయవచ్చు కాబట్టి ఇవి పరికరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఉత్పాదకతను మెరుగుపరచడం ఆస్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం కొత్త ఉద్యోగాలు మరియు వ్యాపార అవకాశాలను సృష్టించడం మరియు ఆపరేషన్ సమయాన్ని తగ్గించడం వంటి వివిధ ప్రయోజనాలు ఇవి పరిశ్రమలో IIoT సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం యొక్క విభిన్న ప్రయోజనాలు కాబట్టి వేర్వేరు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి అలాగే రిమోట్ డయాగ్నసిస్ అప్పుడు రిమోట్ డయాగ్నసిస్ ఏమిటి యంత్రాల రిమోట్ నిర్ధారణ వ్యయ ప్రభావం కార్మికుల భద్రతను పెంచడం మరియు ఇది కార్మికుల భద్రత సమర్థతా సమస్యలు IIoT సాంకేతిక పరిజ్ఞానాలు చాలా అనువర్తనాలను కనుగొన్నాయి ఈ విభిన్న IIoT సాంకేతిక పరిజ్ఞానాలను అవలంబించడంతో పరిశ్రమలలో కార్మికుల భద్రతను మెరుగుపరచడానికి IIoT ను మెరుగుపరచడానికి ప్రపంచవ్యాప్తంగా కొత్త సంఖ్యలో వివిధ ప్రాజెక్టులు నడుస్తున్నాయి కాబట్టి IIoT చాలా ఆశాజనక సాంకేతిక పరిజ్ఞానం అని తేల్చడం ఇది విభిన్న ఆకర్షణీయంగా ఉంది లక్షణాలు కానీ అదే సమయంలో చాలా అడ్డంకులు దాటవలసి ఉంటుంది మరియు భవిష్యత్తులో దీని అర్థం కాదు ఈ అడ్డంకులు అధిగమించడానికి అనేక విభిన్న సవాళ్లు IIoT యొక్క భవిష్యత్తు అని దీని అర్థం కాదు వాస్తవానికి భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో IIoT యొక్క దత్తత రోజురోజుకు పెరుగుతోంది కాబట్టి ప్రాథమికంగా ఇది క్రమంగా ఉంది ప్రతి రోజు IIoT సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం పెరుగుతోంది మరియు భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని చాలా ఆశించారు మరియు వివిధ పరిశ్రమలు ఉన్న చాలా బాగా అనుసంధానించబడిన ప్రపంచాన్ని మనం చూడగలుగుతాము అనుసంధానించబడిన అధునాతన విశ్లేషణలు వేర్వేరు అంశాల గురించి చాలా అంతర్దృష్టిని పొందడానికి చాలా డేటాను గుర్తుకు తెచ్చుకుంటాయి ఈ విభిన్న పరిశ్రమలు ప్రసంగిస్తున్నాయి కాబట్టి మీరు ఈ ప్రాథమిక సమస్యలపై మరింతగా త్రవ్వటానికి ఆసక్తి కలిగి ఉంటే మీరు ఈ సూచనలు కొన్ని మరియు దీనితో మేము ముగింపుకు వస్తాము ధన్యవాదాలు Thank you